ఇప్పుడు మేము ఒక ఫ్లూయిడ్ ప్రాపర్టీ ని చర్చించాము అది ప్రెషర్ ఎపుడైతే మేము కంప్రెస్సబులిటి ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఇతర రిలేటెడ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ చాలా రిలేటెడ్ పద్ధతిలోని ప్రాపర్టీస్ పిక్చర్ లోకి వస్తాయి మేము ఒక్కొక్కటిగా క్లుప్తంగా పరిశీలిస్తాము 𝜌 lim Δ𝑚 Δ𝑣 Δ𝑣→0 కాబట్టి ముఖ్యమైన ప్రాపర్టీస్ లలో ఒకటి డెన్సిటీ కాబట్టి మనం చెప్పేది ఏమిటంటే మనకు వాల్యూమ్ ఎలిమెంటల్ వాల్యూమ్ ఉంటే v మనకు మాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంది ఈ ΔV లో ఉన్నాయి పైన ఉన్న equation ని ఫాలో అవ్వండి కాబట్టి మేము Δ𝑣 → 0 వ్రాస్తాము డెన్సిటీ అని పిలవబడే దానికి లిమిటింగ్ డెఫినేషన్ ఇవ్వాలి అని మేము అనుకుంటాము మ్యాథెమటికల్గా చాలా బాగుంది ఇది పనిచేస్తుందో లేదో చూద్దాం కాబట్టి అది ఏమి చెబుతుంది ఇది లిమిట్ Δ𝑣 → 0 అంటే లిమిటింగ్ చేయడం అనేది లోపల ఉన్న మాస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏమిటో మీరు కనుగొనే చిన్న వాల్యూమ్ కాబట్టి ఈ సారి ఒక యూనిట్ వాల్యూమ్కు లోకల్ డెన్సిటీను పొందడానికి మాస్ ని మీరు కనుగొంటారు ఇది పనిచేస్తుందో లేదో మనం తీర్పు చెప్పడానికి కంటిన్యూయం హైపోతెసిస్ కు తిరిగి రావాలి కాబట్టి కంటిన్యూయం హైపోతెసిస్ లో మేము మాలిక్యులర్ నేచర్ విస్మరిస్తాము మరియు అది కంటిన్యూస్ మీడియం అని మేము భావిస్తాము మాలిక్యూల్స్ లేవని కాదు స్పష్టంగా మాలిక్యూల్స్ కు ఆటంకం కలిగింది మరియు మేము వాటి గ్రాస్ ఎఫెక్ట్ సూచిస్తున్నాము కాని మాలిక్యూల్స్ ఉన్నప్పుడల్లా ఈ ఎలిమెంటల్ వాల్యూమ్లోని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎంత అని మనం చూడాలి మళ్ళీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈ ఎలిమెంటల్ వాల్యూమ్లో చాలా తక్కువగా ఉంటే స్టాటిస్టికల్ ఫ్లక్షుయేషన్స్ కారణంగా ఒక మాలిక్యూల్స్ లో కూడా అన్సర్టైనిటి చాలా ఎర్రర్ ఇస్తుంది మరియు మేము చాలా ఫ్లక్షుయేషన్స్ ను ఇస్తాము కాబట్టి మీరు ఎన్నుకోవలసిన ఎలిమెంటల్ వాల్యూమ్ చాలా చిన్నదిగా ఉండకూడదు స్మాల్ నెస్ అంటే ఏమిటి స్మాల్ నెస్ లెంగ్త్ స్కేల్ తో వస్తుంది ఇక్కడ లెంగ్త్ స్కేల్ యొక్క స్మాల్ నెస్ మీన్ ఫ్రీ పాత్ λ కాబట్టి మేము చెప్పినప్పుడు చాలా స్మాల్ వాల్యూమ్ λ3 λ తో ఇది లెంగ్త్ స్కేల్ లాంటిది ఇది చాలా స్మాల్ వాల్యూమ్కు అనుగుణంగా ఉంటుంది

కాబట్టి వాల్యూమ్ λ3 ఎలిమెంటల్ వాల్యూమ్ యొక్క ఆర్డర్ అయినప్పుడు మాలిక్యూల్స్ స్టాటిస్టికల్ ఫ్లక్షుయేషన్స్ కి ఇది చాలా అన్సర్టైనిటిస్ కలిగి ఉంటుంది ఎందుకంటే ఆ లెంగ్త్ స్కేల్లో మీకు నిజంగా కొల్లిసియన్ కు సంబంధించిన అన్సర్టైనిటిస్ ఉన్నాయి మరోవైపు మీరు ఈ వాల్యూమ్ Δv ను చాలా పెద్దదిగా తీసుకుంటే మేము డెన్సిటీను లెక్కించవచ్చు కాని ఇది గ్లోబల్ యావరేజ్ ను ఇచ్చే లోకల్ వైవిధ్యాలను క్యప్చర్ చేయదు అందువల్ల ఈ డెన్సిటీను లెక్కించడానికి ఒక థ్రెషోల్డ్ లెంగ్త్ స్కేల్ను ఎన్నుకోవాలి మరియు ఇది లెంగ్త్ స్కేల్కు ఎలా సెన్సిటివ్ గా ఉండాలి మీరు ఎంచుకున్న లెంగ్త్ స్కేల్ను చెప్పడానికి మీరు ప్లాట్ చేస్తే మేము దీనిని Ls అని పిలుస్తాము మరియు మీరు ఉహించిన డెన్సిటీ కాబట్టి మీరు చాలా స్మాల్ లెంగ్త్ స్కేల్ని ఎంచుకుంటే మీకు వేరిఎషన్ వస్తుంది ఈ రకమైన ఫ్లక్షుయేషన్స్ అప్పుడు అది స్థిరమైన స్టేట్ కి వస్తుంది మరియు మీరు లర్జర్ లెంగ్త్ స్కేల్ను ఎంచుకుంటే ఇది ఇలా మారుతుంది కాబట్టి అటువంటి ప్లాట్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ లెంగ్త్ స్కేల్స్ తగినంత చిన్నవి కాబట్టి మీరు అన్సర్టైనిటిస్ కారణంగా నిజంగా ర్యాండమ్ ఫ్లక్షుయేషన్స్ కలిగి ఉంటారు ఈ లెంగ్త్ స్కేల్ ఈ లెంగ్త్ స్కేల్కు మించి మంచిది మీకు ఈ వేరిఎషన్ ఉంది ఎందుకంటే సిస్టమ్ లెంగ్త్ స్కేల్పై డెన్సిటీ ఒక పాయింట్ నుండి మరొకదానికి మారుతూ ఉంటుంది కాబట్టి లెంగ్త్ స్కేల్ యొక్క సరైన ఎంపిక ఈ రెండింటి మధ్య చెప్పగలిగేది కావచ్చు కాబట్టి ఈ 2 లిమిట్స్ మధ్య Δv 0 అని అనుకుంటే అది ప్రాథమికంగా సరైనది కాదు ఎందుకంటే Δv 0 కు మొగ్గు చూపడం వలన మీరు ఈ రేజింలో పడవచ్చు ఎందుకంటే Δv 0 కి మొగ్గు చూపుతుంది అంటే మ్యాతేమెటికల్లి Δv సాధ్యమైనంత చిన్నది గా ఉంటుంది కాబట్టి వీలైనంత చిన్నదిగా స్పష్టంగా సాధ్యమైనంత చిన్నది కాకుండా పెద్దదిగా ఉంటుంది కాబట్టి స్పష్టంగా ఆ సందర్భంలో ఈ Δv 0 ను కలిగి ఉంటుందని గుర్తుంచుకోవాలి మరియు సరిచేయాలి దాన్ని ఎలా సరిదిద్దాలి అంటే Δv 0 గా ఉండకూడదు కాని Δv కొన్ని Δv కు మారుతుంది ఇది మనం Ls అని పిలిస్తే అది Ls 3 యొక్క ఆర్డర్ కావచ్చు కాబట్టి ఇది మీ డెన్సిటీ క్యాల్క్యులేషన్ ను ప్రభావితం చేసే అటువంటి అన్సర్టైనిటిస్ మరియు ఫ్లక్షుయేషన్స్ లేని త్రెషోల్డ్ లెంగ్త్ స్కేల్ కాబట్టి ఈ Δv కాబట్టి కంటిన్యూయం హైపోతెసిస్ చెల్లుబాటు అయ్యే స్మల్లెస్ట్ ఎలిమెంటల్ వాల్యూమ్ అని మనం చెప్పగలం కాబట్టి ఇది 0 కి మొగ్గు చూపడం లేదు కాని లిమిటింగ్లి స్మాల్ వాల్యూమ్ Δv కు మొగ్గు చూపడం దీనిపై ఇప్పటికీ కంటిన్యూయం హైపోతెసిస్ పనిచేస్తుంది ఈ లిమిట్ కి దిగువన కంటిన్యూయం హైపోతెసిస్ పనిచేయకపోవచ్చు మరియు అందువల్ల ఈ డెఫినేషన్ పనిచేయదు ఎందుకంటే ఈ డెఫినేషన్ ఆధారంగా డెన్సిటీ వంటి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ కంటిన్యూయం డిస్క్రిషన్ కాబట్టి మేము డెన్సిటీ గురించి మాట్లాడాము మేము ప్రెషర్ గురించి మాట్లాడాము తరువాత బల్క్ మాడ్యులస్ గురించి మాట్లాడుకుందాం కాబట్టి మీ అందరికీ బల్క్ మాడ్యులస్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ గురించి తెలుసు కాని మీరు దానిని ఎలా డిఫైన్ చేసారో చూద్దాం దానిని మొదట చాలా లూస్ గా చేయడానికి ప్రయత్నిద్దాం క్వాలిటెటివ్ ఫీల్ ని పొందడం ఎల్లప్పుడూ ముఖ్యం మరియు తరువాత వాస్తవానికి మీరు మరింత సోఫిస్టికెటెడ్ డెఫినెషన్స్ కలిగి ఉంటారు మేము బల్క్ మాడ్యులస్ యొక్క వెరీ డిటైల్డ్ సోఫిస్టికెటెడ్ డెఫినెషన్ లోకి వెళ్ళము ఎందుకంటే దీనికి థర్మోడైనమిక్ ప్రాసెస్ గురించి డిటైల్డ్ అండర్ స్టాండింగ్ అవసరం మరియు అందువల్ల మేము ఆ రకమైన డెఫినేషన్ లోకి వెళ్ళడం లేదు కాబట్టి మీరు లూస్ సెన్స్ లో మీరు అప్ప్లయింగ్ చేస్తున్న ప్రెషర్ డిఫరెన్షియల్ Δp చెప్పండి ఇది ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క చేంజ్ ఇన్ వాల్యూం కు దారితీస్తుందని భావిస్తున్నారు చేంజ్ ఇన్ వాల్యూం Δv అని చెప్పండి కాబట్టి ఒరిజినల్ వాల్యూమ్ v కాబట్టి Δp Δ𝜐 𝜐 రేటు లేదా Δp Δ𝜐 𝜐 అనేది యూనిట్ వాల్యూమ్కు టోటల్ చేంజ్ ఇన్ వాల్యూం కాబట్టి Δ𝜐 అనేది ఒక వాల్యూమెట్రిక్ స్ట్రైన్ మరియు Δ𝑝 అనేది ప్రెషర్ డిఫరెన్షియల్ ఇది వాల్యూమెట్రిక్ స్త్రైన్ కి రెస్పాన్సిబుల్ వహిస్తుంది మరియు Δp పాసిటివ్ ఉంటే Δv నెగటివ్ గా ఉంటుందని మీరు భావిస్తారు ఎందుకంటే మీరు ఒక ఫ్లూయిడ్ ఎలిమెంట్ ప్రెస్ చేస్తే అది కంప్రెస్స్ అవ్వాలి అది వాల్యూమ్ ని కుడా తగ్గిస్తాయి మీరు కరెస్పొండింగ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీ కి పాసిటివ్ డెఫినెషన్ఇవ్వాలనుకుంటే మీరు దానిని నెగటివ్ సైన్ తో సర్దుబాటు చేయాలి K Δp Δ𝜐 𝜐 ఇప్పుడు మీరు చేంజ్ ఇన్ వాల్యూమ్ తో చేంజ్ ఇన్ డెన్సిటీ కి సంబంధం కలిగి ఉండవచ్చు చేంజ్ ఇన్ వాల్యూమ్ తో చేంజ్ ఇన్ డెన్సిటీ ఎలా సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క మాస్ ని మీరు కన్సిడర్ చేసామని చెప్పారు కాబట్టి అది డెన్సిటీ ఇంటు వాల్యూమ్ ఇప్పటి నుండి మనం వాల్యూమ్ గురించి చర్చిస్తున్నప్పుడు మనం ఒకసింబల్ ని ఉపయోగిస్తాము v కాదు కానీ ∀ ఎందుకంటే మనం వెలాసిటి కోసం v ని కూడా ఉపయోగిస్తాము K Δ𝑝 ∀ కాబట్టివెలాసిటి యొక్క సింబల్ మరియు వాల్యూమ్ కోసం సింబల్ మధ్య ఉన్న కన్ఫ్యుషన్ ని నివారించడానికి మేము ఈ విధంగా ఉన్నవాటిని వేరు చేస్తాము కాబట్టి నేను సింబల్ ను చాలాసార్లు రిపీట్ చేయను కానీ ఒకసారి నేను ఈ రకమైన సింబల్ ని ఉపయోగిస్తాను మీరు వాల్యూమ్ గురించి మాట్లాడుతున్నామని మీరు తెలుసుకుంటారు వెలాసిటి కాదు M 𝜌∀ ln ln𝜌 ln∀ కాబట్టి మీరు చెప్పాలనుకుంటే ఎలిమెంటల్ చేంజ్ అఫ్ డెన్సిటీ తో ఎలిమెంటల్ చేంజ్ అఫ్ వాల్యూం మధ్య సంబంధం ఏమిటో చూడండి మీరు ఏమి చేయగలరు అంటే మీరు రెండు వైపుల లాగ్ తీసుకొని వేరు చేయవచ్చు కాబట్టి మాస్ అఫ్ ది ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క కన్సర్వ్ ను మీరు గుర్తుంచుకుంటే అది డెరివేటివ్ 0 గా ఉండాలి కాబట్టి మీరు ఈ డెఫినెషన్ ను అనుసరిస్తున్నట్లయితే మేము Δv ను v ద్వారా Δ𝜌 ను 𝜌 ద్వారా సంబంధం కలిగి ఉంటాము 0 𝑑𝜌 𝑑∀ ∀ కాబట్టి మేము మైనస్ సైన్ ను అబ్సర్వ్ చేస్తే మరియు ఇది ఇలా ఉంటుంది K Δp Δ𝜌 𝜌 కాబట్టి ఇది 𝜌 Δp Δ𝜌 కాబట్టి మేము మైనస్ సైన్ ను అబ్సర్వ్ చేస్తే ఇది ఇలా ఉంటుంది కాబట్టి ఇది రో డెల్టా p ఓవర్ డెల్టా రో వంటిది ఇప్పుడు మేము డెల్టా p ని ఆర్డర్ అఫ్ మాగ్నిట్యూడ్ లో ఫ్లో యొక్క వెలాసిటితో సంబంధం కలిగి ఉండవచ్చు డెల్టా p మరియు వెలాసిటి అఫ్ ఫ్లో కి ఇది ఈక్వివలెంట్ ప్రెషర్ చేంజ్ ఉందని మీరు కన్సిడర్ చేస్తారు ఇది చేంజ్ ద్వారా తీసుకురాబడుతుంది ఒక వెలాసిటి u తో కదులుతున్న ఫ్లూయిడ్ యొక్క చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అప్పుడు అవి సరిగ్గా సమానమైనవి కావు ఈ విధంగా స్కేల్ ఒకదానితో మరొకటి అని చెప్పడం కాబట్టి మీరు K యొక్క స్కేల్ను వ్రాయవచ్చు K pΔρ x ½ 𝜌u2→ Δ𝜌p ½ 𝜌 u2k దానిని చూడటానికి ప్రయత్నిద్దాం స్కేల్ Δ𝜌 p అంటే ఏమిటి అంటే దానికి సంబంధించి చేంజ్ ఇన్ డెన్సిటీ రిలేటివ్ లో ఒరిజినల్ డెన్సిటీ కాబట్టి మీరు అలా చేస్తే అది అవుతుంది ½ 𝜌 u2K ఒక విషయం గుర్తుంచుకో ఈ K ద్వారా rho ఇది వెరీ ఫండమెంటల్ క్వాంటిటీ ఇది ఫిజిక్స్ లో మనం ప్రారంభించినది లేదా K యొక్క స్క్వేర్ రూట్ rho ద్వారా మీకు మరింత గుర్తుచేస్తే ఇది ఫన్డమెంటల్లీ సోనిక్ వెలాసిటి సోనిక్ స్పీడ్ కాబట్టి సోనిక్ స్పీడ్ అంటే ఏమిటి సోనిక్ స్పీడ్ కేవలం స్పీడ్ అఫ్ సౌండ్ మాత్రమే కాదు సోనిక్ స్పీడ్ ఒక మీడియం ద్వారా డిస్టర్బెన్స్ వ్యాప్తి చేసే స్పీడ్ మరియు ఇక్కడ మేము మీడియం యొక్క ఎలాస్టిక్ ప్రాపర్టీ ద్వారా ఈ రకమైన డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇది స్పీడ్ అఫ్ సౌండ్ అవుతుంది కాబట్టి ఇది సోనిక్ స్పీడ్ a K𝜌 ఇది వెరీ బేసిక్ హై స్కూల్ బేస్డ్ డెఫినేషన్ కాబట్టి దీన్ని మనం దృష్టిలో ఉంచుకుని దీన్ని ఇలా వ్రాయండి Δρp ½ 𝜌 u2k ½ 𝜌 u2a2 కాబట్టి రిలేటివ్ చేంజ్ ఇన్ డేన్సిటీలో ఒక క్వాన్టిటిటీకి సంబంధించినదని మనం చూడవచ్చు u2a2 u2a2 అంటే ఏమిటి ఇది మీరు చూడగలిగే నాన్ డైమెన్షనల్ క్వాన్టిటిటీ ఎందుకంటే ఇది రెండు వెలాసిటిస్ రేషియో కాబట్టి న్యూమరేటర్లో మీకు u ఉన్నది డినామినేటర్ లో a ఉంది కాబట్టి u అనేది వెలాసిటి అఫ్ ఫ్లో మరియు ఒక వెలాసిటి అఫ్ ఎ డిస్టర్బెన్స్ ఇది ఫ్లో సంభవించే మీడియంలో కదులుతోంది మరియు ఈ 2 రేషియోస్ ను మాక్ నెంబర్ అంటారు నా ఉద్దేశ్యం ఈ 2 సంఖ్యల రేషియోస్ ను మాక్ నెంబర్ అంటారు కాబట్టి వీటి యొక్క మాక్ తో కదులుతున్న జెట్ వంటి మాక్ నంబర్ గురించి మీరు విన్నారు కాబట్టి మాక్ సంఖ్య ఎక్కువైతే వెలాసిటి అఫ్ ఫ్లో రిలేటివ్ వెలాసిటి డిస్టర్బెన్స్ మీడియం డిస్టర్బెన్స్ ద్వార వ్యాపిస్తుంది మరియు అందువల్ల ఇది కంప్రెస్సబుల్ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉందని మేము చెప్తాము కారణం మీరు దీన్ని వ్రాస్తే మీరు కలిగి ఉంటే ఇది Δ𝜌 p 1 2 Ma2 అందువల్ల ఎక్కువ మాక్ నెంబర్ దాని ఒరిజినల్ డెన్సిటీకు సంబంధించి చేంజ్ అఫ్ రిలేటివ్ డెన్సిటీ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ కాబట్టి మాక్ సంఖ్య ఫ్లూయిడ్ యొక్క కంప్రెసిబిలిటీ అని పిలువబడే ఏదో చాలా ముఖ్యమైన సూచిక కాబట్టి కంప్రెస్సబిలిటి అఫ్ ఎ ఫ్లూయిడ్ సిగ్నేచర్ ఏమిటి చేంజ్ ఇన్ ప్రెషర్ కారణంగా చేంజ్ ఇన్ డెన్సిటీలో ఉన్నప్పుడు ఫ్లూయిడ్ కంప్రెస్ చేయగలదని మేము చెబుతాము కాబట్టి ఆ విధంగా అన్ని ఫ్లూయిడ్స్ కంప్రెస్సబుల్ ఎందుకంటే అన్ని ఫ్లూయిడ్స్ డెన్సిటీలో కొంత మార్పును కలిగి ఉంటాయి ఎందుకంటే ప్రెషర్ లో మార్పు ఉంటుంది కాని ఫ్లూయిడ్ ఇన్కంప్రెస్సబుల్ గా ఉందని మేము చెప్పినప్పుడు ఆ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కంప్రెస్సబుల్ ఫ్లూయిడ్ మరియు ఇన్కంప్రెస్సబుల్ ఫ్లూయిడ్ కేవలం కాన్సెప్ట్యల్ పారడిజిమ్స్ ఇన్కంప్రెస్సబుల్ గా ఉన్న ఫ్లూయిడ్ లేదు ఫ్లూయిడ్ ఇన్కంప్రెస్సబుల్ గా ఉందని మేము చెప్పినప్పుడు అది కంప్రెస్సబులిటి ఎఫెక్ట్ చాలా చిన్నదని మళ్ళీ ఎంత చిన్నదా లేదా ఎంత పెద్దదా అని చర్చించదగినది కాబట్టి మనం చేంజ్ గురించి మాట్లాడుతున్నామని చెప్పండి ఈ రిలేటివ్ చేంజ్ 5 శాతం చెప్పారు కాబట్టి ఈ చేంజ్ 5 శాతం కన్నా తక్కువ అని చెబితే అది దాదాపు ఇన్కంప్రెస్సబుల్ గా ఉందని చెప్తాము కాబట్టి మనం చూడాలనుకుంటే ఆ 5 శాతానికి దారితీస్తుంది కాబట్టి 5 శాతం అంటే 5 ను 100 ద్వారా డివైడ్ చేయడం అని చెప్పవచ్చు కాబట్టి ఏమి ఉంటుంది సుమారు 0 3 త్రెషోల్డ్ మాక్ నెంబర్ కాబట్టి 0 33 లేదా ఏమైనా కానీ సుమారు 0 3 అంటే రిలేటివ్ డెన్సిటీ చేంజ్ 5 శాతం కన్నా తక్కువ అని మేము చెబితే అది కంప్రెసిబిలిటీ ఎఫెక్ట్గా మేము పరిగణించము దీని అర్థం మాక్ సంఖ్య 0 3 కన్నా తక్కువ ఉంటే అది మనకు ఎటువంటి తీవ్రమైన కంప్రెస్సబుల్ ఎఫెక్ట్ ఇవ్వదు కాబట్టి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు ఇంజనీరింగ్ ఫ్లో ని అనలైజ్ చేసేటపుడు ఫ్లో కంప్రెసిబుల్ లేదా ఇన్కంప్రెస్సబుల్ ఎనలైజర్గా ఉందా అని ఎవ్వరూ మీకు చెప్పరు మీరు కంప్రెసిబుల్ ఫ్లో అనే భావనను ఉపయోగించబోతున్నారా అనే దానిపై తీర్పు ఇవ్వడం మీ బాధ్యత లేదా మీ సమస్య యొక్క విశ్లేషణ కోసం ఇన్కంప్రెస్సబుల్ ఫ్లో ఆపై ఒక పర్టికులర్ అనలసిస్ పని చేయబోతుందో లేదో మీరు నమ్మకంగా ఉండాలి వాస్తవానికి అన్ని ఫ్లోస్ కోసం కంప్రెస్సబుల్ ఫ్లో మరియు అనలసిస్ కోసం మేము పని చేస్తాము ఎందుకంటే అన్ని ఫ్లోస్ కంప్రెస్ చేయగలవు కానీ మీకు దోమ ఉంటే మీరు ఫిరంగితో చంపడానికి ఇష్టపడరు కాబట్టి మీరు సిద్ధంగా ఉంటే లేదా రిలేటివ్లి సింపుల్ అనలసిస్ చేసే అవకాశం ఉంటే కాంప్లెక్స్ అనలసిస్ కోసం వెళ్ళకూడదు అంటే మనమందరం ఇంజనీరింగ్లో నేర్చుకున్నది అనవసరమైన సమస్యలకు వెళ్లొద్దని కాదు మరియు అది ఖచ్చితంగా అవసరం కాబట్టి కంప్రెస్సబుల్ ఫ్లో అనలసిస్ అవసరం లేనప్పుడు మేము దాని కోసం వెళ్ళకూడదు మరియు ఈ మాక్ నెంబర్ ఫ్లో మనకు కంప్రెస్సబుల్ అనలసిస్ కోసం వెళ్ళాలా వద్దా అనే మార్గదర్శకాన్ని ఇస్తుంది బల్క్ మాడ్యులస్ యొక్క ఈ డెఫినెషన్ కి సంబంధించి కొన్ని ఇతర ముఖ్యమైన అంశాలు లేదా వ్యాఖ్యలు ఉన్నాయి ఈ డెఫినేషన్ లో చూడవచ్చు చేంజ్ ఇన్ ప్రెషర్ లేదా చేంజ్ ఇన్ వాల్యూమ్లో మార్పు కారణంగా డెన్సిటీలో మార్పు కారణంగా వాల్యూమ్లో మార్పు గురించి మాట్లాడాము కానీ డెన్సిటీ యొక్క మార్పు యొక్క పీడన ప్రభావం మీరందరూ అడియాబాటిక్ ప్రాసెస్ ఐసోథర్మల్ ప్రాసెస్ మరియు వంటి కొన్ని థర్మోడైనమిక్ ప్రక్రియల గురించి విన్న ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది కాబట్టి పీడనంతో డెన్సిటీ ఎలా మారుతుందో ఒక నిర్దిష్ట వ్యవస్థ ఇచ్చినట్లయితే థర్మోడైనమిక్ ప్రక్రియ యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాథమికమైన ఈ డెఫినేషన్ తప్పు కాదు కానీ అసంపూర్ణంగా ఉంది ఎందుకంటే మీరు ఈ స్థితి మార్పును కలిగి ఉండటానికి ప్రయత్నిస్తున్న థర్మోడైనమిక్ ప్రక్రియ గురించి మాట్లాడరు కాబట్టి రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ రివర్సిబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ మరియు మొదలైనవి చెప్పినట్లుగా వీటిని పేర్కొనే విషయంలో మరింత ప్రాథమిక లేదా సరైన నిర్వచనాలు ఉన్నాయి కానీ మేము ఇక్కడ ఆ వివరాలలోకి వెళ్ళడం లేదు ఎందుకంటే థర్మోడైనమిక్స్ ఈ ప్రత్యేక కోర్సు యొక్క పరిధి కాదు కానీ మేము దానిని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడైనా థర్మోడైనమిక్స్ అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ రకమైన డెఫినేషన్ చిత్రంలోకి వస్తుంది మరియు అక్కడ మరిన్ని ఇది రివర్సిబుల్ అడబిబాటిక్ ప్రాసెస్ రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ మరియు మొదలైన వాటి పరంగా వివరించబడుతుంది కాబట్టి రెండవ ముఖ్యమైన కాన్సెప్ట్స్ క్రింది విధంగా ఉన్న ముఖ్యమైన కాన్సెప్ట్ లో ఇది ఒకటిని చెప్పండి ఫ్లూయిడ్ ఇన్కంప్రెస్సబుల్ గా ఉందో లేదో గుర్తించడానికి మీకు ఆసక్తి ఉంది మరియు ఆ విషయంలో ఇన్కంప్రెస్సబుల్ ఫ్లూయిడ్ మరియు ఇన్కంప్రెస్సబుల్ ఫ్లో కాన్సెప్ట్ మధ్య సూక్ష్మ వ్యత్యాసం ఉంది ఇవి చాలా సూక్ష్మమైన కాన్సెప్ట్స్ లు కాబట్టి మీరు ఇన్కంప్రెస్సబుల్ ఫ్లో గురించి మాట్లాడేటప్పుడు మీ ఉద్దేశ్యం ఏమిటంటే మీకు ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ ఎలిమెంట్ ఉంటే ఆ వాల్యూమ్ మారదు కాబట్టి ఇన్కంప్రెస్సబుల్ ఫ్లో అంటే ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క వాల్యూమెట్రిక్ స్ట్రైన్ లేదు వాల్యూమ్లో ఎటువంటి చేంజ్ లేదు కానీ మీరు దీన్ని నేరుగా ఈ డెఫినేషన్ తో ఎప్పుడూ సంబంధం కలిగి ఉండలేరు ఎందుకంటే చేంజ్ ఇన్ వాల్యూమ్లో చేంజ్ ఇన్ ప్రెషర్ లో ఎల్లప్పుడూ నేరుగా ఉండకపోవచ్చు అది వేరే వాటి వల్ల కూడా కావచ్చు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క చేంజ్ ఇన్ వాల్యూం లో మీకు మార్పు రావడానికి కారణాలు ఉన్నాయి చేంజ్ ఇన్ ప్రెషర్ లో కారణంగా చేంజ్ ఇన్ డెన్సిటీలో వల్ల కాదు కానీ మార్పు కారణంగా చేంజ్ ఇన్ డెన్సిటీలో వల్ల కావచ్చు టెంపరేచర్ నేరుగా ప్రెషర్ కారణంగా కాదు కాబట్టి మనం ఇన్కంప్రెస్సబుల్ ఫ్లూయిడ్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా మనం మాట్లాడుకుంటున్నాము మనలో మనం ఒక ప్రశ్న అడుగుతున్నాము అది చేంజ్ ఇన్ డెన్సిటీలో ఉందా ఎందుకంటే చేంజ్ ఇన్ ప్రెషర్ లో ఉంది ఆ సమాధానం అవును అయితే మనం దీనిని కంప్రెస్సబుల్ ఫ్లూయిడ్ అని పిలుస్తాము కాని కంప్రెసిబుల్ ఫ్లో డెఫినిషన్ అనేది మరింత సాధారణ కంప్రెసిబుల్ ఫ్లో అంటే ఫ్లూయిడ్ ఎలిమెంట్ అంటే అది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కలిగి ఉంటే లేదా యూనిట్ వాల్యూమ్కు చేంజ్ ఇన్ వాల్యూమ్లో ఉంటే ఏదైనా కారణాలు కావొచ్చు ఇది కేవలం ప్రెషర్ వల్లనే కాదు లేదా మరి ఏదైనా కారణంగా కావచ్చు అప్పుడు అది కంప్రెస్సబుల్ ఫ్లో అని మేము చెప్తాము కాబట్టి కంప్రెస్సబుల్ ఫ్లూయిడ్ మరియు కంప్రెస్సబుల్ ఫ్లో సంబంధం కలిగి ఉంటాయి ఎందుకంటే ఫ్లూయిడ్ కంప్రెస్సబుల్ గా ఉండటానికి లేదా ఫ్లో కంప్రెస్సబుల్ గా ఉండటానికి ఒక కారణం ఫ్లూయిడ్ కూడా కంప్రెస్ చేయగలదు కాబట్టి చేంజ్ ఇన్ ప్రెషర్ వలన డెన్సిటీ చేంజ్ ముఖ్యమైనది కానీ చేంజ్ ఇన్ వాల్యూమ్లో సృష్టించే ఇతర ప్రభావాలు ఉండవచ్చు కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవలసిన కాన్సెప్ట్ తరువాత మనం ఏమి చేస్తాం అంటే ఫ్లూయిడ్ యొక్క చాలా ముఖ్యమైన ప్రాపర్టీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము దీనిని విస్కాసిటి అంటారు కాబట్టి మేము విస్కాసిటి గురించి మాట్లాడేటప్పుడు దానిని అబ్స్ట్రాక్షన్ నేర్చుకోవడానికి ప్రయత్నించము కాని మేము ఒక ఉదాహరణతో ప్రారంభిస్తాము టేబుల్ ఫ్లాట్ ప్లేట్ పైభాగంలో మీకు ఫ్లాట్ ప్లేట్ ఉందని ఆ వైపు నుండి ఫ్లూయిడ్ ఎగిరిపోతున్నట్లు గా చెప్పినట్లు చాలా దూరం నుండి ఫ్లూయిడ్ వస్తోంది అది టేబుల్ పైభాగంలోకి వచ్చి దూరంగా వెళుతోంది కాబట్టి టేబుల్ పైభాగం ఫ్లాట్ ప్లేట్ లాగా ఉండవచ్చు కాబట్టి ఫ్లూయిడ్ మెకానిక్స్ లో సాధారణంగా ఫ్రీ స్ట్రీమ్ నుండి యునిఫోర్మ్ వెలాసిటితో వస్తోందని చెప్పండి ఇది ఒక ఫ్రీ స్ట్రీమ్ స్టేట్ అని సూచించడానికి సబ్స్క్రిప్ట్తో అటువంటి సింబల్ ఇన్ఫినిటీ ని ఇస్తాము కాబట్టి ఇన్ఫినిటీ సబ్స్క్రిప్ట్ ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటి లాంటిది కాబట్టి ఇది యునిఫోర్మ్ ఫ్రీ స్ట్రీమ్ వెలాసిటితో వస్తోంది ఇప్పుడు ప్లేట్ ఉండటం వల్ల స్వేచ్ఛకు డిస్టర్బ్ కలుగుతుంది మరియు ఏమి జరగబోతోందో చూద్దాం కాబట్టి ఈ ఫ్లూయిడ్ మొదట ప్లేట్తో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది మొదట ప్లేట్తో కాంటాక్ట్ లోకి వచ్చే ఫ్లూయిడ్ మాలిక్యుల్ ఉందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఫ్లూయిడ్ మాలిక్యుల్ తో ప్లేట్ ఏమి చేయాలనుకుంటుంది 2 వేర్వేరు ఉదాహరణలను పరిశీలిద్దాం ఒకటి గ్యాస్ కోసం మరియు మరొకటి లిక్విడ్ కి సాధారణంగా మనం ఫ్లూయిడ్ ను చర్చించినప్పుడల్లా మనం గ్యాసెస్ లేదా లిక్విడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము కానీ కొన్నిసార్లు వారి ఫిసికల్ బిహేవియర్ స్పష్టంగా లేదా భిన్నంగా చర్చించడం మంచిది కాబట్టి మొదటి ఉదాహరణగా గ్యాస్ మాలిక్యుల్ ఉందని చెప్పండి అది ఈ ప్లేట్ మీద వచ్చి పడుతోంది కాబట్టి అక్కడ ఏమి జరుగుతుందో మొదట గ్యాస్ మాలిక్యుల్ సర్ఫేస్ పై అబ్సర్వ్ చేసే టెండేన్సి ఉంటుంది కాబట్టి అది సర్ఫేస్పై అబ్సర్వ్ చేసిన తర్వాత ఏమి జరుగుతుంది అది ఈ మొమెంటమ్ నుండి కొంత సర్ఫేస్ తో ఎక్స్చేంజ్ చేస్తుంది కాబట్టి ఇది నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నిస్తుంది ఆపై మళ్ళీ ఇది సర్ఫేస్ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇది సర్ఫేస్పై అడ్సార్బ్డ్ సర్ఫేస్ పై పడే మాలిక్యుల్ లాంటిది సర్ఫేస్ నుండి ఈ విధంగా బయటకు వస్తుంది కాబట్టి ఈ ప్రక్రియలో అనేక మాలిక్యూల్స్ దీనితో గుద్దుకుంటున్నవి మరియు అవి గోడతో తమ మొమెంటమ్ ఎక్స్చేంజ్ చేస్తున్నాయి కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో కొల్లిషన్స్ ఉంటే కాబట్టి థియరీటికల్ పరంగా ఇంఫినిట్లి లార్జ్ నెంబర్ కొల్లిషన్స్ ని చూడటానికి ఈ రకమైన మొమెంటం ఎక్స్ఛేంజ్ యావరేజ్ న సర్ఫేస్తో ఇక్విలిబ్రియం మాలిక్యూల్స్ ను తెస్తుంది కాబట్టి సర్ఫేస్ రెస్ట్ గా ఉంటే మాలిక్యూల్స్ కూడా రెస్ట్ గా ఉంటాయి తద్వారా పాయింట్ అఫ్ కాంటాక్ట్ సమయంలో ఫ్లూయిడ్ మరియు సాలిడ్ మధ్య 0 రిలేటివ్ వెలాసిటి ఉందని సూచిస్తుంది మరియు ఇది నో స్లిప్ బౌండరీ కండిషన్ అని పిలుస్తారు కాబట్టి ప్రాథమికంగా నో స్లిప్ బౌండరీ కండిషన్ అంటే ఏమిటి ఇది వెలాసిటి యొక్క 0 రిలేటివ్ టాంజెన్షియల్ కాంపొనెంట్ మరింత ఖచ్చితమైనదిగా 0 ఉంటుంది ఫ్లూయిడ్ మరియు సాలిడ్ వాటి మధ్య వెలాసిటి యొక్క రిలేటివ్ టాంజెన్షియల్ కాంపొనెంట్ మేము నార్మల్ కాంపొనెంట్ గురించి మాట్లాడటం లేదు ఎందుకంటే ఇప్పటికీ మాలిక్యుల్ ఒక విధమైన ఎలాస్టిక్ కొల్లిసియన్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది తిరిగి బౌన్స్ కావచ్చు కాబట్టి ఇది నార్మల్ కాంపొనెంట్ ని కలిగి ఉండవచ్చు ఇప్పుడు స్పష్టంగా నార్మల్ కాంపొనెంట్కి సంబంధించి మాలిక్యూల్స్ సంఖ్య తగినంతగా ఉంటే మరియు అవి గోడ వద్ద ఉంటే అవి మరియు గోడ గోడల గుండా వెళ్ళడం వంటి చొచ్చుకుపోలేని సమస్యలు ఉన్నాయి కాబట్టి దానిని పెనెట్రేషన్ బౌండరీ కండిషన్ అని పిలుస్తారు అప్పుడు వెలాసిటి యొక్క నార్మల్ కాంపొనెంట్ కూడా 0 అవుతుంది కాని నో స్లిప్ బౌండరీ కండిషన్ దాని యొక్క ప్రత్యేక పరిశీలన గురించి మాట్లాడదు నో స్లిప్ బౌండరీ కండిషన్ వెలాసిటి యొక్క టాంజెన్షియల్ కాంపొనెంట్ గురించి మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి పాయింట్ అఫ్ కాంటాక్ట్ సమయంలో ఫ్లూయిడ్ మరియు సాలిడ్ మధ్య వెలాసిటి యొక్క 0 రిలేటివ్ టాంజెన్షియల్ కాంపొనెంట్ ఇప్పుడు నేను మీకు ఇది చెబుతున్నప్పుడు ఇది ఎల్లప్పుడూ సరైన చిత్రం అని మీరు నమ్ముతారు మరియు ఇది చాలా కాలం నుండి జరిగింది కాబట్టి చాలా కాలంగా ఈ నో స్లిప్ బౌండరీ కండిషన్ ఏదో ఒకటిగా తీసుకోబడింది ఇది మనం మార్చకూడని ఒక విషయం లాంటిది మరియు దిని కారణం చాలా ఇంజనీరింగ్ ఫ్లోస్ కు ఇది ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది లేదా ఇది ప్రయోగాత్మకంగా కనుగొనబడిందని చాలా కచ్చితంగా ఉండండి కానీ మేము ఈ భావనను అర్థం చేసుకున్నప్పుడల్లా మనం స్వయంగా ఒక ప్రశ్న వేసుకోవాలి నో స్లిప్ బౌండరీ కండిషన్ ని ఉల్లంఘించలేని పరిస్థితులు ఉన్నాయా ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ యొక్క చాలా మోడరన్ డే అప్లికేషన్స్ లో ముఖ్యంగా స్మాల్ లెంగ్త్ స్కేల్స్ లో ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈ బౌండరీ కండిషన్ తీవ్రమైన ప్రశ్నకు గురవుతుంది కాబట్టి స్పష్టంగా మనం చూడాలి లేదా ఇది కేవలం ఒక కాన్సెప్టుయల్ ఎగ్సాంపుల్ అని మనం అభినందించాలి ఇది ఒక కర్మ మరియు ఇది ఎల్లప్పుడూ పని చేస్తుందని భావిస్తున్నారు నో స్లిప్ బౌండరీ కండిషన్ లో పనిచేయని గ్యాస్ ఫ్లోని ఈ సందర్భంలో ఒక ఉదాహరణగా పరిశీలించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మీకు గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయని చెప్పండి కాని చాలా పెద్ద సంఖ్యలో గ్యాస్ మాలిక్యూల్స్ కాదు కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుంది మాలిక్యూల్స్ గోడతో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి కానీ చాలా పెద్ద సంఖ్యలో కొల్లిషన్స్ ఉండదు ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో కొల్లిషన్స్ ఉండదు మొమెంటం ఎక్స్చేంజ్ పూర్తి కాదు కాబట్టి సాలిడ్ బౌండరీ కి సంబంధించి ఫ్లూయిడ్ యొక్క కొంత వెలాసిటి ఉంటుంది లేకపోతే ఏ స్లిప్ ఉండకూడదని మేము నమ్ముతాము కాబట్టి మీడియం యొక్క నాట్ సఫ్ఫీసిఎంట్ రేర్ఫైడ్ నేచర్ కారణంగా మరియు థియరీటికల్గా పెద్ద సంఖ్యలో లేదా ఇంఫైనెట్ నెంబర్ అఫ్ కొల్లిషన్స్ కలిగి ఉండటానికి తగినంత పెద్ద సంఖ్యలో మాలిక్యూల్స్ లేవు ఆ పైన డెన్సిటీ మరియు టెంపరేచర్ లో లోకల్ స్ట్రాంగ్ గ్రేడియoట్స్ ఉండవచ్చు మరియు అది సాలిడ్ సర్ఫేస్ పై గ్యాస్ మాలిక్యూల్స్ కదలికను ప్రేరేపిస్తుంది కాబట్టి వీటిని టెంపరేచర్ ద్వారా ప్రేరేపించినట్లయితే వీటిని థర్మోఫోరేసిస్ అని పిలుస్తారు మరియు ఇది ఇతర ప్రభావాల ద్వారా ప్రేరేపించబడవచ్చు అయితే టెంపరేచర్ చాలా హై గ్రేడియoట్ ప్రవేశపెట్టడం ద్వారా టెంపరేచర్ సాధారణ ప్రభావాలలో ఒకటి మీరు సాలిడ్ సర్ఫేస్ పై గ్యాస్ మాలిక్యూల్స్ లోకల్ ఫ్లో ని పరిచయం చేయవచ్చు కాబట్టి పరిస్థితులు ఉండవచ్చు మరియు నో స్లిప్ బౌండరీ కండిషన్ చెల్లుబాటు కానప్పుడు అలాంటి పరిస్థితులు ఉండవచ్చు అని మనం చూడవచ్చు కాని నో స్లిప్ బౌండరీ కండిషన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా ఇంజనీరింగ్ సిస్టమ్స్ లో ఇది పని చేస్తుంది గ్యాసెస్ కోసం ధృవీకరించబడిన గ్యాసెస్ లేదా గ్యాసెస్ మినహా తగినంత పెద్ద సంఖ్యలో మాలిక్యూల్స్ లేదా గ్యాసెస్ డెన్సిటీ లేదా టెంపరేచర్ యొక్క హై లోకల్ గ్రేడియoట్స్ కి లోబడి ఉండవు ఫ్లూయిడ్ కోసం నో స్లిప్ బౌండరీ కండిషన్ పనిచేయదని నమ్మడం కష్టం ఎందుకంటే లిక్విడ్ లిక్విడ్స్ చాలా కాంపాక్ట్ సిస్టమ్స్ కాబట్టి లిక్విడ్ మాలిక్యూల్స్ గోడతో సరిపోని కొల్లిషన్స్ తగినంతగా ఉండవు కాని లిక్విడ్ మాలిక్యూల్స్ కోసం కొన్ని కారణాల వల్ల స్లిప్ ఉండవచ్చు కాబట్టి లిక్విడ్ మాలిక్యూల్స్ లో ఏమి జరుగుతుందో చిత్రాన్ని అర్థం చేసుకోవడానికి సర్ఫేస్ యొక్క ఒక చిన్న ఎలిమెంట్ ఈ విధంగా పరిశీలిద్దాం సర్ఫేస్ పైభాగంలో చాలా మృదువుగా కనిపిస్తుంది కానీ మీరు దానిని చాలా శక్తివంతమైన మైక్రోస్కోప్లో చూస్తే అది చాలా ఉంటుంది నేను ఇక్కడ గీసిన దానికంటే చాలా ఘోరంగా ఉంది కాబట్టి ఇది చాలా పీక్స్ మరియు వ్యాలిస్ కలిగి ఉంటుంది మరియు ఏమి జరుగుతుందంటే ఈ పీక్స్ మరియు వ్యల్లిస్ లో మాలిక్యూల్స్ చక్కగా చూస్తాము కాబట్టి కొందరు ఈ విధంగా చిక్కుకుంటారు మరియు కాంపాక్ట్ నేచర్ కారణంగా ఏమి జరుగుతుందో చిక్కుకున్నది అంత తేలికగా తప్పించుకోలేము మరియు అది నో స్లిప్ బౌండరీ కండిషన్ అని నమ్ముతుంది అదే సమయంలో మీరు లిక్విడ్ లో ప్రవేశపెడుతున్న చాలా హై షియర్ రేటును కలిగి ఉంటే షియర్ స్ట్రైన్ యొక్క హై రేటును చెప్పండి అలా చేయడానికి ఏమి ప్రయత్నిస్తుంది దీనిని బలవంతంగా వేలం వేయడానికి లేదా దీన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తుంది ఈ స్థానాలు కాబట్టి ఆ రకమైన సందర్భాలలో లిక్విడ్ మాలిక్యూల్స్ లు కూడా సర్ఫేస్పై జారిపోవచ్చు లేకపోతే మీరు చాలా మృదువైన సర్ఫేస్ లు కలిగి ఉంటే మీరు కార్బన్ నానోట్యూబ్ల గురించి తప్పక విన్నారని చెప్తారు ఈ రోజుల్లో ఇవి కార్బన్ నానోట్యూబ్ల ను ఉత్పత్తి చేయడానికి వెరీ సోఫిస్టికేటేడ్ మరియు ఫ్యాసినెటెడ్ టెక్నోలజిస్ కాబట్టి అవి చాలా మృదువైన ట్యూబ్స్ మరియు మీరు వాటితో లిక్విడ్స్ సంబంధం కలిగి ఉంటే ఇప్పుడు స్పష్టంగా సర్ఫేస్ మరియు లిక్విడ్స్ మధ్య పరస్పర చర్య యొక్క వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ VanDer Waal's forces ఉంటాయి అయితే ఆ నానోట్యూబ్ల ద్వారా ప్రవహించే వాటర్ చాలా ఆర్డర్ చేసిన హైడ్రోజన్ బాండింగ్ ని కలిగి ఉంటుంది మరియు ఆ మోషన్ అఫ్ వాటర్ వాన్ డెర్ వాల్ Vander Waal's యొక్క పరస్పర ఫోర్సెస్ అధిగమించగలదు అవి వాటర్ లో ఈ స్ట్రాంగ్ బాండింగ్ తో పోలిస్తే చాలా బలహీనంగా ఉంటాయి గోడ ఆకర్షణను అధిగమించి అటువంటి సర్ఫేస్ పైభాగంలో ప్రవహిస్తుంది కాబట్టి ఇది వాస్తవానికి జారిపోవచ్చు మరియు వీటిని హైలి స్లిప్పింగ్ సర్ఫేసెస్ లు అని పిలుస్తారు అందువల్ల నో స్లిప్ బౌండరీ కండిషన్ ఒక ఉదాహరణ అని మనం గుర్తుంచుకోవాలి ఇది మేము పరిగణించబోయే చాలా ఇంజనీరింగ్ ప్రాబ్లెమ్స్ కు పని చేస్తుంది కానీ అదే సమయంలో మేము దానిని ఒక కర్మగా తీసుకోకూడదు ఇది ఉల్లంఘించబడే పరిస్థితులు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి కాని ప్రాక్టికల్ పర్పసేస్ కోసం ఈ ప్రత్యేక కోర్సులో మనం పరిష్కరించబోయే దాదాపు అన్ని ప్రాబ్లెమ్స్ కోసం నో స్లిప్ బౌండరీ కండిషన్ పని చేస్తుంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఆగిపోదాం మరియు తరువాతి తరగతిలో ఈ రోజు మనం చర్చించిన ఈ నో స్లిప్ బౌండరీ కండిషన్ ద్వారా విస్కాసిటి అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెడతాము